ఇంతకుముందు పాఠ్యాంశాల్లో మనము లీనియర్ ఆల్జీబ్రా వైపు చూశాము కానీ మనం లీనియర్ ఆల్జీబ్రా దృష్టికోణం తీసుకున్నాము దానిలో సమీకరణాలు మరియు చరరాశులు మరియు ఈ సమీకరణాల సాధన మొదలగునవి చూసాము ఈ అంశాన్ని మనం జ్యామితి దృష్టికోణంతో కూడా చూడవచ్చు మనము వెక్టర్స్ హైపెర్ప్లేన్స్ మరియు హాల్ఫ్ స్పేసేస్ మొదలగునవి ఆలోచించవచ్చు కాబట్టి మనము ఆల్జీబ్రా లో తదుపరి కొన్ని పాఠ్యాంశాల్లో వాటి వివరణ లోకి వెళ్తాము ఇది మనం చేస్తున్నప్పుడు మనకు దూరము హైపెర్ప్లేన్స్ మరియు హాల్ఫ్ స్పేసేస్ ఐగన్ వేల్యూస్ ఐగన్ వెక్టర్స్ యొక్క ఆలోచనలు వస్తాయి ఇప్పుడు వీటిలో కొన్ని చాలామందికి తెలిసే ఉంటాయి సంపూర్ణత కొరకు నేను ఈ అన్ని ఆలోచనలు వివరిస్తాను మరియు హైపెర్ప్లేన్స్ మరియు హాల్ఫ్ స్పేసేస్ మొదలగునవి వివరణ ఇచ్చినప్పుడు ఆ ఆలోచనలను ఉపయోగిస్తాను కాబట్టి మనము వెక్టర్స్ ను డిస్టెన్స్ యొక్క కోణముతో వివరిద్దాం మనము ప్రొజెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం మనము హైపెర్ప్లేన్స్ గురించి మాట్లాడుకుందాం మనము హాల్ఫ్ స్పేసేస్ గురించి మరియు తర్వాత మనం ఐగన్ వేల్యూస్ మరియు ఐగన్ వెక్టర్స్ గురించి ఈ పాఠ్యాంశంలో మాట్లాడుకుందాం ఇప్పటివరకు మనము ఒక X b వైపు చూసినట్లయితే మరియు X అనునది లెక్క వేయవలసిన చరరాశుల సమితి అయింది కాబట్టి మనము x1 x2 సూచనను ఒక వెక్టార్ గా ఉపయోగిస్తాము మనము దీనిని చరరాశి x1 యొక్క పరిష్కారముగా మరియు చరరాశి x2 యొక్క పరిష్కారముగా మొదలగునవి గా అర్థముచేసుకుంటాము ఇంకొక ఆలోచన విధానం ఏమిటంటే మనము అదే వెక్టర్ X ను 2 డైమెన్షనల్ స్పేస్ లో ఒక బిందువుగా అనుకోవడమేఇది ఒక 2 డైమెన్షనల్ స్పేస్ ఎందుకంటే అందులో రెండు చరరాశులు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు మీరు x1 మరియు x2 లను తీసుకుంటే ఈ విధంగా ఆలోచించవచ్చు 2 డైమెన్షనల్ స్పేస్ లో బిందువు గాఅక్కడ x1 ను సూచించే ఒక అక్షము మరియు ఇంకొకటి x2 ను సూచించే అక్షము ఉన్నాయి x1 మరియు x2 విలువలను బట్టి మీకు ఈ తలము లో ఎక్కడైనా ఒక బిందువు ఉండవచ్చు కాబట్టి ఉదాహరణ కొరకు మనం అనుకుందాం మీకు 1 వెక్టార్ గా ఉంటే మరియు ఇది ఒకటి మరియు ఇది ఒకటి అయినప్పుడు ఈ బిందువు ఇక్కడే ఉంటుంది మరియు అదే విధముగా కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మనము వెక్టార్ లను ప్రత్యేకమైన డైమన్షనల్ స్పేస్ లో బిందువులుగా చూస్తాము ఇక్కడ 2 సంఖ్యలు ఉన్నవి కాబట్టి ఇక్కడ 2 డైమెన్షనల్ స్పేస్ గురించి మాట్లాడాము ఉదాహరణకు అక్కడ 3 అంకెల ఉన్నట్లయితే ఇక్కడ ఇది 3 డైమెన్షన్ స్పేస్ బిందువు అవుతుంది మీరు దీనిని వెక్టార్ గా కూడా అనుకోవచ్చు మరియు మనము దీనిని కేంద్రం నుండి వచ్చు వెక్టార్ గా నిర్వచించవచ్చు కాబట్టి నేను ఈ X ను వెక్టార్ గా భావించవచ్చు ఇక్కడ కేంద్రమును బిందువు తో కలపవచ్చు కాబట్టి ఇది వేరే దృష్టికోణంలో ఇదే వెక్టార్ X మరియు ఒకసారి మనము దీనిని వెక్టార్ గా అనుకున్నట్లయితే వెక్టార్ కు పరిమాణం మరియు దిశ రెండూ ఉంటాయి కాబట్టి దిశ ఈ విషయంలో ఇదే అవుతుంది ఇదే మనం ఆలోచించే కేంద్రము నుండి దూరము మరియు ఈ విషయములో మనకందరికీ తెలుసుఈ ప్రసిద్ధికెక్కిన గణిత సూత్రం యూక్లిడియన్ దూరము ఇది x12x22యొక్క వర్గమూలం సరేనా కాబట్టి అది కేంద్రము నుండి బిందువు నకు దూరము ఇప్పుడు కేవలము చాలా చిన్న సులువైన ఉదాహరణ విధంగా మీకు ఒక 0 34 ఉన్నది అప్పుడు మీకు కేంద్రము నుండి దూరము 3242 యొక్క వర్గం మూలము అవుతుంది అది 5 అవుతుంది ఇది గమనించవలసిన విషయం జ్యామితి భావనలో చాలా సులువుగా 2D లేదా 3D లో చూడవచ్చు అయినా కానీ అది చేయడం కష్టం కాబట్టి హయ్యర్ డైమెన్షన్స్ లో ఏమి అయినా కానీ మూలాధార మైన గణిత శాస్త్రం అదే విధముగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయగలం అంటే మనము ప్రాథమిక భావనలను 2D మరియు 3D జ్యామితి లను ఉపయోగించి అర్థం చేసుకోవచ్చు మరియు సులువుగా డైమెన్షన్స్ స్థాయిని పెంచవచ్చు మరియు తర్వాత చాలా విషయాలు మనం అర్థం చేసుకుంటాము మరియు అవే విషయాలను హయ్యర్ డైమెన్షన్స్ కొరకు కూడా నేర్చుకుంటాము కాబట్టి ముందు స్లైడ్ లో మనం ఒక బిందువును 2 డైమెన్షన్ లో చూశాము ఇప్పుడు మనం 2 బిందువులను 2 డైమెన్షన్ లోచూద్దాం ఇక్కడ మనకు x1 ఉంది దీనికి 2 సంఖ్యలు 2 అక్షాంశాలను చూపిస్తోంది మరియు మనకు ఇక్కడ x2 చూడవచ్చు ఇది కూడా 2 అక్షాంశాలను చూపిస్తోంది ఇప్పుడు మనము ఒక ప్రశ్న అనుకుందాం మనము x1 నుండి x2 నకు వెళ్లే వెక్టర్ ను సూచించగలమా అని వెక్టర్ యొక్క దిశ ఇక్కడ దీని ద్వారా వస్తుందిముందు ఉదాహరణ లాగే ప్రతి వెక్టార్ నకు ఒక పరిమాణం మరియు ఒక దిశ ఉంటాయి కాబట్టి మనం అడగొచ్చు వెక్టర్ యొక్క పరిమాణం అంటే ఏమిటి అని మరియు ఇది చాలా ప్రసిద్ధికెక్కిన సూత్రం ద్వారా వివరించబడింది అది మనము చూడవచ్చు ప్రాథమికంగా మీరు ఏం చేస్తారు అంటే మీరు బిందువు యొక్క x1 నిరూపకమును తీసుకోండి మరియ ఈ బిందువు వద్ద భేదము యొక్క వర్గము తీసుకోండి ఈ బిందువు యొక్క x2 నిరూపక మును తీసుకోండి ఈ బిందువు వద్ద భేదము యొక్క వర్గము తీసుకోండి ఇప్పుడు రెండింటినీ కూడండి మరియు వర్గమూలాన్ని తీసుకోండి అదే మనకి ఇక్కడ వచ్చే సమీకరణం దీన్ని తెలుపుటకు రెండు చిన్న ఉదాహరణలు అదేమిటంటే నాకు 2 బిందువులు A మరియు B అనునవి ఉన్నట్లయితే ఇక్కడ A అనేది 2 7 b అనేది 5 3 అప్పుడు మీరు 5 నుండి 2 భేదమును దూరము తీసుకోవాలితర్వాత దానిని వర్గం చేయాలి తరువాత 7 నుండి 3 భేదమును దూరము తీసుకోవాలి తర్వాత దానిని వర్గం చేయాలి మరియు మీకు 5 పొడవు వస్తుంది కాబట్టి రేఖ యొక్క పొడవు A మరియు B అను 2 బిందువుల మధ్య గీసినదే ఇక్కడ వెక్టర్స్ ను యూనిట్ పొడవుతో సూచించడం ఉపయోగకరమైనది ఎందుకంటే ఒక్కసారి మీరు ఒక వెక్టర్ ను యూనిట్ పొడవుతో రాసినట్లైతే ఆ దిశలో ఉన్న ఏ వెక్టర్ ను అయినా యూనిట్ పొడవు రెట్లు పరిమాణము ఉన్న వెక్టర్ అని సులువుగా రాయవచ్చు అది మీకు ఆసక్తి అయినది కాబట్టి ఈ యూనిట్ పొడవును ఎలా నిర్వచించాలి మనం 3 4 అనే వెక్టర్ను తీసుకుందాం మనకు తెలుసు కేంద్రము నుండి ఈ వెక్టర్ నకు దూరము 32 42 యొక్క వర్గ మూలము5 కాబట్టి యూనిట్ వెక్టర్ ను నిర్వచించాలి అంటే మీరేం చేస్తారు అంటే మీరు వెక్టర్ ను తీసుకోండి మరియు దానిని వెక్టర్ యొక్క పరిమాణంతో భాగించండి కాబట్టి ఈ విషయంలో ఇది 5యూనిట్ వెక్టార్ 3 బై 5 4 బై 5 అవుతుంది కాబట్టి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ యూనిట్ వెక్టర్ a ఉండే అదే దిశలో ఉంటుంది అయినా కానీ దీని పరిమాణం 1 కాబట్టి నేను దీన్ని A A కన్నా 5 రెట్లు అని రాయవచ్చు కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇది యూనిట్ వెక్టర్ మరియు దీనికి పరిమాణము 5 ఇది ఇక్కడ ఉత్పన్నము చేయబడినది మనము ఇక్కడ కొత్త భావనను పరిచయం చేస్తున్నాం ఇది మేము బోధించే చాలా విషయాలను అర్థం చేసుకోవడంలో ముఖ్యమైనది అక్కడ 2 వెక్టర్స్ ఉన్నట్ట్లయితే మనము ఎప్పుడైతే వీటి యొక్క డాట్ ప్రోడక్ట్ 0 అయిందో ఈ వెక్టర్లను పరస్పరం ఆర్థోగోనల్ గా ఉన్నాయి అంటాము నేను ఈ డాట్ ప్రోడక్ట్ ను ఎలా సూచిస్తాను నేను 2 వెక్టర్స్ A మరియు B ఉన్నట్లయితేA డాట్ B అనేది సులువుగా సూచిస్తాను కాబట్టి ప్రాథమికంగా మీరు ఏం చేస్తారు అంటే మీకు 2 డైమెన్షనల్ వెక్టర్ ఉన్నట్లయితే అప్పుడు మీరు వీటి 2 x నిరూపకాలను తీసుకుని గుణించండి మరియు తర్వాత మీరు 2 y నిరూపకాలను తీసుకుని గుణించండి మరియు రెండింటిని కూడిక వేయండి మీకు డాట్ ప్రోడక్ట్ వస్తుంది ఈ డాట్ ప్రోడక్ట్ మళ్లీ మనం ముందు చూసిన దూరముగా ఉంటుంది మరియు దీనిని చక్కని రూపములో AT B గా రాయవచ్చు మీరు చాలా సులువుగా చూడవచ్చు ఇది మరియు ఇది రెండు ఒక్కటే మరియు ఈ డాట్ ప్రోడక్ట్ 0 ఇచ్చినట్లయితే అప్పుడు A మరియు B ను ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటాము కాబట్టి మనము దీనిని అర్థం చేసుకోవడానికి ఇంకొక ఉదాహరణ చూద్దాం మనము 3 డైమెన్షనల్ స్పేస్ లో 2 వెక్టర్స్ ను తీసుకుందాం మనం ఇలా అందాము నాకు ఒక వెక్టర్ ఇది 1 2 4 మరియు ఇంకొక వెక్టర్ ఇది ఇది 2 5 2 మరియు నేను ఈ రెండింటి మధ్య ఒక డాట్ ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే ఇది v1Tv2 లేదా v2Tv1 రెండు ఒక్కటే నాకు v1T ఉంది ఇది 1 2 4 మరియు ఇది 2 5 2 ఇది 1 రెట్లు 2 5 రెట్లు 2 4 రెట్లు 2 మరియు ఇది 0 అయినట్లు చూస్తారు కాబట్టి మనం ఈ 2 వెక్టర్స్ ను పరస్పరము ఆర్థోగోనల్ గా ఉన్నాయి అంటాము ఇప్పుడు పరస్పరము ఆర్థోగోనల్ గా ఉన్న అవే 2 వెక్టర్స్ ను తీసుకుందాం మరియు మీకు తెలుసు నేను ఈ 2 వెక్టర్స్ మధ్య డాట్ ప్రొడక్ట్ తీసుకుంటే ఇది 0 అవుతుంది నేను ఒక షరతు కూడా విధిస్తే అది ఈ వెక్టర్స్ లో ప్రతి ఒక్కటి యూనిట్ పరిమాణం కలిగి ఉండాలి అనిఅప్పుడు నేను ఏమి చేయగలను నేను ఈ వెక్టర్ ను తీసుకుని మరియు దానిని ఈ వెక్టర్ పరిమాణంతో భాగించవచ్చు కాబట్టి ఇది 1 వర్గము 2 పూర్తి వర్గము 4 వర్గము యొక్క వర్గమూలం అవుతుంది ఇదేవిధంగా నేను ఈ వెక్టర్ ను తీసుకుని మరియు ఈ వెక్టర్ ను ఇదే వెక్టర్ యొక్క పరిమాణంతో భాగించవచ్చు అది 2 వర్గము5 వర్గము2 యొక్క వర్గమూలం అవుతుంది ఇప్పుడు ఈ 2 యూనిట్ వెక్టర్స్ అవుతాయి ఎందుకంటే వాటి పరిమాణం సమానం మరియు ఈ యూనిట్ వెక్టర్స్ పరస్పరము ఆర్థోగోనల్ అవుతాయి ఆర్థోగోనల్ స్వభావము పోదు ఎందుకంటే ఇవి అదిశా స్థిరాంకాలు కాబట్టి మీరు v1Tv2 లేదా v2Tv1 తీసుకుంటే ఇది ఇంక 0 అవుతుంది ఈ వెక్టర్స్ ఇంకా పరస్పరము ఆర్థోగోనల్ గా ఉంటాయి ఏమైనా స్వకీయముగా వాటికి యూనిట్ పరిమాణము కూడా ఉంటుంది అలాంటి వెక్టర్స్ ను ఆర్థోనోర్మల్ వెక్టర్స్ అని అంటారు అది మనం ఇక్కడ నిర్వచించాము నిర్వచన ఆధారంగా ఆర్థోనోర్మల్ వెక్టర్స్ లు అన్ని ఆర్థోగోనల్ వెక్టర్స్ గా గమనించాలి మనకు డేటా సైన్స్ లో తదుపరి ఆసక్తికరమైన అవసరమైన భావనకు వచ్చాము మరియు నేను ఈ భావనను చాలా చిన్న చిన్న ఉదాహరణతో వివరణ ఇవ్వబోతున్నాను ఇది చాలా పద్ధతిగా నిర్వచించవచ్చు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను సులువుగా ఇది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మీరు ఇది ఏమిటి అని అర్థం చేసుకునే లాగా మరియు నేను సందర్భాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకు డేటా సైన్స్ దృష్టి కోణము లో ఈ విషయాలను మనం ఆసక్తి తో చూస్తున్నాము అని కాబట్టి మేము ప్రాథమికంగా వెక్టర్స్ ఆలోచన పరిచయం చేస్తున్నాము ఇక్కడ ఆలోచన ఏమిటంటే మనము R యొక్క వర్గం తీసుకుందాము దీని ప్రాథమిక అర్థం ఏమిటంటేమనము 2 డైమెన్షన్ వెక్టర్స్ వైపు చూస్తున్నాము కాబట్టి నాకు చాలా చాలా వెక్టర్స్ రావచ్చు కాబట్టి అనంతమైన 2 డైమెన్షన్ వెక్టర్స్ ఉంటాయి చెప్పడానికి ఈ విధంగా ఉంటుంది నేను 2 డైమెన్షనల్ స్పేస్ తీసుకుంటే నాకు ఎన్ని బిందువులు వస్తాయి కాబట్టి నాకు అనంతమైన బిందువులు వస్తాయి ఇవి ఇక్కడ సూచించిన విధంగా కాబట్టి నేను కొన్నివెక్టర్స్ ను ఉంచాను మరియు తర్వాత ఈ చుక్కలు వాటిని సూచిస్తాయి ఇప్పుడు మేము అక్కడ అనంతమైన వెక్టర్స్ ఉన్నాయి అని చెప్పేకంటే కొంత సార్వత్రికం అయిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాము కాబట్టి మేము ఈ అన్నివెక్టర్స్ ను కొన్ని మూల కారకాలను ఉపయోగించి మరియు తరువాత ఈ మూలకారకాల యొక్క కలయికతో సూచించడానికి ఆసక్తి కలిగి ఉన్నాము ఇప్పుడు మనం 2 వెక్టర్స్ లను లెక్కలోకి తీసుకుందాం ఉదాహరణకుv1 1 0 మరియు v2 0 1 ఇప్పుడు మీరు ఏ వెక్టర్ అయినా తీసుకుంటే అది నాకు ఇక్కడ ఉంటుంది మనము దీనిని 21 గా తీసుకున్నామని చెబుదామునేను దీనిని 2 1 ను ఈ వెక్టర్ ఈ వెక్టర్ యొక్క సరళ కలయిక గా రాయవచ్చు అదే విధముగా 4 4 తీసుకోండి నేను 4 4 ను ఈ వెక్టర్ ఈ వెక్టర్ యొక్క సరళ కలయిక గా రాయవచ్చుమరియు ఇది ఇక్కడ స్పేస్ లో ఉన్న ఏ వెక్టర్ కు అయినా నిజమవుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో మనం ఏం చెప్పవచ్చు అంటే ఈ 2 వెక్టర్స్ స్పేస్ ను వర్గీకరిస్తాయి లేదా స్పేస్ యొక్క ఆధారాన్ని ఏర్పరుస్తాయి మరియు ఈ స్పేస్ లో ఏ వెక్టర్స్ ఏ అయినా సులువుగా ఈ 2 వెక్టర్స్ యొక్క సరళ కలయిక గా రాయవచ్చు ఇప్పుడు మీరు గమనించవచ్చు సరళ కలయిక అన్నది వాటి సంఖ్య లే అని కాబట్టి ఉదాహరణకు నేను 1 0 1 0 1 ను సరళ కలయిక గా రాయాలనుకుంటే చరరాశి గుణకాలు 2 ఇదే ఇది మరియు 1 ఇదే ఇది అదేవిధంగా 4 ఇక్కడ 4 ఇక్కడ మరియు మొదలైన వాటి యొక్క సరళ కలయిక గా రాయవచ్చు కాబట్టి ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకు అనంతమైన వెక్టర్స్ ఇక్కడ ఉన్నప్పుడువాటన్నింటిని 2 వెక్టర్స్ యొక్క సరళ కలయికతో తయారు చేయవచ్చు మరియు ఇక్కడ చూపించాము ఈ 2 వెక్టర్స్ లను 1 0 1 0 1 విధముగా కాబట్టి ఈ 2 వెక్టర్స్ లను మొత్తం స్పేస్ యొక్క ఆధారంగా పిలుస్తాము నేను స్పేస్ లో ప్రతి వెక్టర్ ను ఈ వెక్టర్స్ యొక్కఒక సరళ కలయిక గా రాయగలిగినట్లయితే మరియు ఈ వెక్టర్స్ పరస్పరం స్వతంత్రంగా ఉంటాయి అప్పుడు మనం వీటిని స్పేస్ కు ఆధారంగా పిలుస్తాము కాబట్టి మీకు ఈ వెక్టర్స్ పరస్పరము స్వతంత్రంగా ఎందుకు కావాలి మేము ఈ వెక్టర్స్ పరస్పరము స్వతంత్రంగా ఉండాలి అనుకుంటున్నాము ఎందుకంటే మనకు ఆధారంగా ఉన్న ప్రతి వెక్టర్ ఏకైక సమాచారాన్ని ఉత్పత్తి చేయాలి అని అనుకుంటున్నా ము అవి పరస్పరము ఆధారపడినట్లయితే ఈ వెక్టర్ ఏకైక విషయాన్ని ఇవ్వదు కాబట్టి ఆధారానికి రెండు గుణాలు ఉంటాయి ఆధారంగా ఉన్న ప్రతి వెక్టర్ ఏకైక ఈ విషయాన్నిఇవ్వాలి మరియు ఆధారంగా ఉన్న ఈ వెక్టర్స్ స్పేస్ మొత్తాన్ని వర్గీకరించేలాగా ఉండాలి వేరే మాటల్లో చెప్పాలంటే వెక్టర్స్ సంపూర్ణముగా ఉండాలి కాబట్టి దీనిని విధివత్తుగా ఇలా చెప్పవచ్చు ఏ స్పేస్ నకు ఆధారంగా ఉండే వెక్టర్స్ ఏ అయినా ఒక వెక్టర్స్ సమితి అవి స్వతంత్రము మరియు స్పేస్ ను భాగము చేస్తాయి మరియు భాగము అంటే ఆ స్పేస్ లో ఉండే ఏ వెక్టర్ అయినాకాబట్టి ముందు ఉదాహరణలో మనము 2 వెక్టర్స్ v1 1 0 మరియు v2 0 1 చూసాము అవి మొత్తము R వర్గాన్ని భాగము చేస్తాయి మరియు మీరు స్పష్టంగా చూడవచ్చు ఏమిటంటే అవి పరస్పరము స్వతంత్రంగా ఉంటాయి ఎందుకంటే దీనికి రకరకాలైన చరరాశి గుణకాలు ఉండవు ఇది మీకు ఈ వెక్టర్ ను ఇవ్వగలదు కాబట్టి తరువాత మన మనసులో వెంటనే బయటకు వచ్చే ప్రశ్న ఏమిటంటే నాకు ఒక ఆధారమైన వెక్టర్ ఉన్నట్లయితే అది అసమానం గా ఉంటుందా ఇప్పుడు ఇది ఆధారమైన వెక్టర్స్ అసమానమైనవి కావు అనే వైపు మరలుతుంది మీకు చాలా చాలా ఆధారమైన వెక్టర్స్ సమితులువస్తాయి ఇవన్నీ సమానమైనవి నిర్బంధాలు ఏమిటంటే అవి స్వాతంత్రం గా ఉండాలి మరియు స్పేస్ ని భాగము చేయాలి కాబట్టి అదే ఉదాహరణను తీసుకుందాం మరియు మనము 2 వేరే వెక్టర్స్ లను లెక్కలోకి తీసుకుందాం ఇవి స్వతంత్రం అయినవి కాబట్టి ముందులాగే అదే ఉదాహరణగా తీసుకుంటే ఎక్కడైతే 2 ఆధారమైన వెక్టర్స్ ఉపయోగించామో 1 0 మరియు 0 1 నేను వీటిని 1 1 మరియు 1 1 లతో మారుస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా ఏమి చూడాలి అంటే ఈ వెక్టర్స్ లినియర్లీ ఇండిపెండెంట్ అవునా కాదా అని మరియు ఇది చాలా సులువుగా సరిచూడవచ్చు నేను ఈ వెక్టర్ ను ఏ చలరాశి తో గుణించినా ఎప్పటికీ నాకు ఈ వెక్టర్ రాదు ఉదాహరణకు నేను దీనిని 1 తో గుణిస్తే నాకు 1 మరియు 1 వస్తాయి కానీ 1 1 కావు కాబట్టి ఈ 2 పరస్పరము లినియర్లీ ఇండిపెండెంట్ ఇప్పుడు మనము అవే వెక్టర్స్ ను తీసుకుందాం మరియు ఏం జరుగుతుందో చూద్దాం కాబట్టి గుర్తుపెట్టుకోండి మనం ముందు ఉదాహరణలో 2 1 ను 2 రెట్లు 1 0 1 రెట్లు 0 1 గా సూచించాము ఇప్పుడు చూద్దాం నేను ఈ 2 1 ను 1 1 మరియు 1 1 సరళ కలయికగా సూచించగలనా లేనా అని కాబట్టి మీరు దీన్ని చూసినట్లయితే ఇది ఒక సరళ కలయిక గమనించండి అయినా నేను ఈ వెక్టర్స్ ను ఎన్నుకున్న మార్గం వలన ఈ సంఖ్యలు దీని విధంగా లేవు కాబట్టి ముందు ఉదాహరణలో మనము 1 0 మరియు 01 ఉపయోగించాము మేము చెబుతున్నాము దీనిని 2 రెట్లు 1 0 1 రెట్లు 0 1 గా రాయవచ్చు అని అయినా ఇప్పుడు సంఖ్యలు మారాయి నేను దీనిని ఈ 2 ఆధారమైన వెక్టర్స్ యొక్క సరళ కలయిక గా రాయవచ్చు మనము ఈ 4 4 అనే ఉదాహరణను తీసుకుందాం కాబట్టి దానిని ఒక ఆసక్తి కరమైన సరళ కలయిక గా రాయవచ్చుఇది 4 రెట్లు 1 1 0 రెట్లు 1 1 సరేనా కాబట్టి అది మీకు 4 4 ఇస్తుంది అదేవిధంగా 1 3 అనేది2 రెట్లు 1 1 1 రెట్లు 1 1 గా రాయవచ్చు కాబట్టి ఇది అవే ఆధారమైన వెక్టర్స్ యొక్క సరళ కలయిక కాబట్టి ఇక్కడ నేను చేయవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఆధారమైన వెక్టర్స్ అసమానమైనవి కావు ఆధారమైన వెక్టర్స్ ను తయారుచేయడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి అయినా అవి ఓకే లక్షణాన్ని పంచుకుంటాయి ఏమిటంటే నాకు ఒక వెక్టర్స్ సమితి ఉన్నట్లయితే నేను ఇది ఆధారమైన వెక్టర్ అంటాను అవి పరస్పరము స్వతంత్రము గా ఉండాలి మరియు అది మొత్తం స్పేస్ ను భాగము చేయాలి మరియు మీరు 0 1 1 0 తీసుకున్నా మరియు దీనిని ఆధార సమితి అని పిలవండి మీరు చూడవచ్చు ప్రతి ఉదాహరణ లో వెక్టర్స్ స్వతంత్రముగా ఉన్నాయి మరియు అవి మొత్తం స్పేస్ మొత్తమును భాగము చేస్తాయి ఒక ఆసక్తికరమైన గమనించవలసిన విషయమేమిటంటే అది నేను 2 వేరు వేరు సంఖ్యలు గల వెక్టర్స్ ను ఆధార సమితులు కలిగి ఉండలేను నా ఉద్దేశం ఏమిటంటే ముందు ఉదాహరణ లో ఆధార వెక్టర్స్ 1 0 మరియు 0 1 అక్కడ 2 వెక్టర్స్ మాత్రమే ఉన్నాయి అదే విధముగా ఈ ఉదాహరణ లో ఆధారమైన వెక్టర్స్ 1 1 మరియు 1 1 అయినా అక్కడ ఇంకా 2 వెక్టర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి చాలా ఆధార సమితులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా సమానంగా ఉండేందుకు ప్రతి సమితి లో వెక్టర్స్ సంఖ్య అదే విధముగా ఉంటుంది అవి వేరు వేరుగా ఉండవు మరియు ఇది చాలా సులువుగా చూడవచ్చు దీనిని నేను విధివత్తుగా చూపించలేను కానీ ఇది కొంత మీ మనసులో ఉంచుకోవాలి ఒక విధంగా స్పేస్ లో 2 ఆధార సమితులు ఉండవు n వెక్టర్స్ తో ఒకటి m వెక్టర్స్ తో మరొకటి అది సాధ్యం కాదు కాబట్టి అదే స్పేస్ కు ఆధార సమితి అయితే ప్రతి సమితిలో ఉండే వెక్టర్స్ సమానం ఇప్పుడు నేను మిమ్మల్ని ఆధార సమితి ఎప్పటికీ వెక్టర్ లో ఉండే అంశాల సంఖ్య ఉండాలని ఆలోచన చేయమనడం లేదు కాబట్టి ఇంకొక ఉదాహరణ ఇవ్వడానికి మనము ప్రత్యేక విధానములో ఈ డేటా ను ఉత్పన్నం చేసాము ఇప్పుడు ఈ వెక్టర్స్ సమితిని లెక్కలోకి తీసుకుందాము సరేనా ఇక్కడ అనంతమైన వెక్టర్స్ ఉన్నాయి మరియు మేము చెబుతున్నాము ఈ అన్ని వెక్టర్స్ స్పేస్ R4 లో ఉన్నాయి ప్రాథమికంగా అర్థం ఏమిటంటే అక్కడ ఈ ప్రతి వెక్టర్ లో 4 భాగములు ఉన్నాయి ఇప్పుడు మనం ఏం అడగాలి అంటే ఇలాంటి వెక్టర్స్ కు ఆధార సమితి ఏది ఇప్పుడు నేను చేసినప్పుడు నేను అదనపు వెక్టర్స్ ను ఉత్పత్తి చేస్తున్నాను అనుకుంటున్నాను వాటిలో అనంతమైనవి ఒక విధమైన క్రమతను కలిగి ఉంటాయి ఈ వెక్టర్స్ కూడా అనుసరిస్తాయి మరియు మనం చూస్తాం ఆ క్రమత ఏమిటి అని కాబట్టి మనం ఏమిచేయొచ్చు అంటే మనము ఇక్కడ 2 వెక్టర్స్ తీసుకున్నాము అనుకుందాం ఈ స్థితిలో ఈ ఉదాహరణను ఏ విధంగా నిర్మించాలంటే ఒక ముఖ్యమైన ఈ ఆలోచనను వివరించే లాగా ఇప్పుడు మనము ఈ వెక్టర్స్ ను తీసుకుందాం v1 ఇది 1 2 3 4 2 ఇది 4 1 2 3 మరియు యు మరికొన్ని వెక్టర్స్ ఇక్కడ తెలుసుకుందాం ఈ సమితి లో ఈ వెక్టర్ ను ఇక్కడ తీసుకుందాం మరియు తర్వాత ఇది ఈ వెక్టర్ యొక్క ఒక సరళ కలయిక గా నేను దీన్ని రాయడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం కాబట్టి నేను ఇక్కడ చూడవచ్చునేను ఇది తీసుకున్నట్లయితే దీనికన్నా1 రెట్లు0 రెట్లు రెండవ వెక్టర్ అదే ఒక ఒక సరళ కలయిక ఇప్పుడు మనము వేరే వెక్టర్స్ ను ఇక్కడ తెలుసుకుందాం కాబట్టి మనం కూడా ఇలా చెబుదాం ఉదాహరణకు మనము ఈ వెక్టర్ 7 7 11 15 మనం ఒక సరళ కలయిక గా చూడవచ్చు అది 3 రెట్లు మొదటి వెక్టర్ 1 రెట్లు రెండవ వెక్టర్ మరియు మొదలగునవి ఇప్పుడు మీరు ప్రతి ఒక్క వెక్టర్ కొరకు ఈ అభ్యాసం చేయవచ్చు మరియు మీరు చూడవచ్చు మీరు ఈ వెక్టర్స్ ను ఈ మార్గము లో తయారు చేసినందువలన నేను దీనిని ఒక v1 మరియు v2 యొక్క ఒక సరళ కలయికగా రాయవచ్చు కాబట్టి దీని ప్రాథమిక ఉద్దేశ్యం ఏమిటంటే ఇది చెబుతోంది నాకు ప్రతి వెక్టర్ లో 4 భాగాలు ఉన్నా అంటే అన్ని వెక్టర్స్ R4 లో ఉన్నాయి అందుకే ఈ మార్గంలో ఈ వెక్టర్స్ ఉత్పన్నమయ్యాయివాటికి వివరణ ఇవ్వడానికి 4 ఆధారమైన వెక్టర్స్ అవసరము లేదు ఈ అన్నింటి వెక్టర్స్ ను కేవలము 2 వెక్టర్స్ తో సరళ కలయికగా ఉత్పన్నము చేయవచ్చు ఇది ఇక్కడ ఇచ్చినట్లు వేరే మాటల్లో ఈ అన్ని వెక్టర్స్ A2 డైమెన్షనల్ ను ఆక్రమిస్తాయి దీనినే మనము R4 లో సబ్ స్పేస్ అంటాము అవునా కాబట్టి మీరు R4 లోని ప్రతి వెక్టర్స్ తీసుకున్నట్లయితే ఏదీ వదలకుండా అప్పుడు మీకు వాటన్నింటిని వివరించడానికి 4 ఆధారమైన వెక్టర్స్ అవసరమవుతాయి అయినా ఈ వెక్టర్స్ ఏ మార్గంలో ఎంచుకున్నామంటేఅవి ఈ 2 వెక్టర్స్ యొక్క సరళ కలయిక మాత్రమే కాబట్టి నాకు కేవలము 2 వెక్టర్స్ చాలు వాటన్నింటినీ సూచించడానికి కాబట్టి నేను అంటాను ఈ అన్ని వెక్టర్స్ R4 లో 2 డైమెన్షనల్ సబ్ స్పేస్ లోకి వస్తాయి కాబట్టి ఇది సబ్ స్పేస్ యొక్క చాలా ముఖ్యమైన భావన ఇది మనకు డేటా సైన్స్ దృష్టికోణంలో చాలా చాలా ముఖ్యమైనది మరియు ఇది ఎందుకు అనేది నేను మీకు వివరించబోతున్నాను మనకు ఇవి డేటా సైన్స్ దృష్టికోణంలో చాలా ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు తర్వాత ప్రశ్న ఈ విధముగా మనం అడగవచ్చు కాబట్టి ఇది ముందు స్లైడ్ లో విషయమే తక్కించి నేను డాట్ డాట్ డాట్ తొలగించాను కాబట్టి మనం ఆలోచించవలసిన మార్గం ఏమిటంటే ఇక్కడ కొంత డేటా ఉత్పత్తి అయ్యే ప్రక్రియ ఉంది అని అందాం ఇది ఇలాంటి వెక్టర్స్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు నేను వదిలివేసిన ఈ డాట్ డాట్ డాట్ కూడా ఇదే విధముగా ఉత్పత్తి అవుతుంది ఎందుకంటే వాటిని కూడా వెక్టర్స్ అంటాము అవి అదే విధమైన డేటా ఉత్పత్తి అయ్యే ప్రక్రియ లో ఉత్పత్తి అవుతాయి కాబట్టి నాకు ఒక విధమైన డేటా ఉత్పత్తి అయ్యే పద్ధతి ఉంది మరియు నేను వాటినుండి కొన్నినమూనాలను ఉత్పత్తి చేస్తున్నాను మనం 10 పరిశీలనలు అందాం కాబట్టి 10 నమూనాలు నాకు వచ్చాయి మరియు మిగతా అదే మాదిరి ఉంటాయి నేను తెలుసుకోవలసినది ఏమిటంటే మీరు R4 లో ఈ వెక్టర్స్ ఇస్తే ఎన్ని ఆధారమైన వెక్టర్స్ వస్తాయి వాటిని సూచించడం నాకు అవసరమా ముందు స్లైడ్ లో మీకు ఆధారమైన వెక్టర్స్ ఏమి ఉన్నాయో ముందుగానే చూపించాను మరియు సబ్ స్పేస్ తెచ్చుకోవటానికి నేను ఎలా చాలా సరళ కలయికలను R4 లోని కేవలము 2 తో ఉత్పన్నము చేయాలో చూపించాను నేను ఒక ఇన్వెర్స్ సమస్య వైపు చూస్తున్నానుఇక్కడ నాకు ఏ వెక్టర్స్ ఏ నమూనా లను ఉత్పన్నం చేస్తాయో తెలియదు అయినా నాకు సరిపడినంత నమూనా లు వచ్చాయి మనము 10 అని చెబుదాం మరియు నేను ఈ పరిశోధన కొనసాగించినట్లయితే మరియు ఇది అదే డేటా ను ఉత్పత్తి చేసే ప్రక్రియ నాకు 20 నమూనాలు 30 నమూనాలు రావచ్చు మరియు అదేవిధంగా అయినా నేను ఈ 10 నమూనాలతో ఏం తెలుసుకోవాలి అంటే నేను ఆధారమైన వెక్టర్స్ ను ఎలా కనుగొనగలను కాబట్టి మనము ఇది చేసే ముందు నేర్చుకున్న ఈ భావనలను ఉపయోగిస్తాం మనము ఈ వెక్టర్స్ ను రాశి గా ఉంచడానికి కి ఒక మాతృకలో ఈ విధముగా చేయాలి కాబట్టి ఇక్కడ ఇది ఒక మొదటి వెక్టర్ ఇక్కడి నుండి రెండవ వెక్టర్ మరియు అదే విధముగా ఈ మార్గంలో చివరి వెక్టర్ వరకు మరియు నాకు చాలా వెక్టర్స్ ఉన్నాయి అని చెప్పవచ్చు వీటన్నింటిని ఒక సరళ కలయికగా సూచించడానికి ఎన్ని ప్రాథమిక వెక్టర్స్ నాకు అవసరము ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను దీనికి జవాబు నేరుగా మనము ఇంతకుముందు చూసాముమీరు ఈ మాతృక యొక్క ర్యాంక్ ను గుర్తించినట్లయితే అది మీకు లినియర్లీ ఇండిపెండెంట్ నిలువు వరుసలు సంఖ్యను ఇస్తుంది కాబట్టి దీని ప్రాథమిక అర్థం ఏమిటంటే నేను మాతృక కొరకు ఏదైనా నా ఒక ర్యాంక్ ను పొందగలిగినట్లయితే అయితే ఇది అక్కడ చాలా నిలువు వరుసలు లినియర్లీ ఇండిపెండెంట్ గా ఉన్నాయని తెలుపుతుంది మరియు ప్రతి నిలువు వరుసలను ఆ లినియర్లీ ఇండిపెండెంట్ నిలువు వరుసల యొక్క ఒక సరళ కలయికగా రాయవచ్చు కాబట్టి ఇక్కడ నాకు చాలా నిలువు వరుసలు ఉన్నాయి1 2 మార్గంలో 10 వరకు మాతృక యొక్క ర్యాంక్ ఈ అన్ని నిలువు వరుసలనీ వివరించడానికి ఎన్ని ప్రాథమికమైనవి అని మరియు నాకు ఎన్ని నిలువు వరుసలు అవసరము అని నాకు చెబుతుంది నేను తక్కిన నిలువు వరుసలను ఈ నిలువు వరుసలో యొక్క ఒక సరళ కలయికగా ఉత్పన్నం చేయడానికి మరియు ఇక్కడ మళ్లీ చెబుతున్నాను డేటా ను ఉత్పత్తి చేసే ప్రక్రియ అదే విధముగా ఉన్నట్లయితే దీనికి ఇంకా నిలువు వరుసలు ను పెంచినట్లయితే అవి కూడా యొక్క సరళ కలయికలు గా మనం ఇక్కడ గుర్తించవచ్చు కాబట్టి మనం ముందుకు వెళ్లే కొద్దీ మరియు ఈ మాతృక యొక్క ర్యాంకును కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు ర్యాంకు 2 అవుతుంది ఎందుకంటే మనము ఈ డేటాను ఉత్పత్తి చేసిన మార్గం వలన ఇప్పుడు నేను ఈ వెక్టర్స్ ను ఉత్పత్తి చేశాను ఎలా అంటే వాటిని 3 వెక్టర్స్ యొక్క సరళ కలయికగా అప్పుడు మాతృక యొక్క ర్యాంక్ 3 అయింది మీరు ఈ వెక్టర్స్ ఏ విధముగా ఉత్పత్తి చేస్తారు అంటే అవి 4 మాతృకల యొక్క సరళ కలయిక అయ్యేటట్లు తర్వాత మాతృక ర్యాంక్ 4 అవుతుంది కానీ అదే మాతృక యొక్క గరిష్ట ర్యాంక్ ఎందుకంటే R4 లో అన్ని వెక్టర్స్ ను సూచించడానికి 4 కంటే ఎక్కువ లినియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ ఉండే అవసరము లేదు కాబట్టి గరిష్ట ర్యాంక్ 4 అవుతుంది ర్యాంక్ 1 2 లేదా 3 అవ్వచ్చు ఇది 1 అయితే నాకు ఒకే ఒక ఆధారమైన వెక్టర్ ఉంటుంది అక్కడ 2 ఉన్నట్లయితే 2 ఆధారమైనవెక్టర్స్ ఉంటాయి 3 అయితే అక్కడ3 ఆధారమైనవెక్టర్స్ ఉంటాయి మరియు అదే విధంగా ఈ ఉదాహరణ లో అక్కడ 2 నిలువు వరుసలు మాత్రమే ఉన్నందువలన మాతృక యొక్క ర్యాంక్ 2 అవి నేను ఈ మాతృక యొక్క ప్రతి నిలువు వరుసను సూచించడానికి అవసరము అంటే ఆధార సమితి యొక్క పరిమాణము 2 అదే మనము నిర్ధారించాము తర్వాత ప్రశ్న ఏమిటంటే ఆధార సమితి యొక్క పరిమాణం 2 ఏవి అసలు వెక్టర్స్ మనమేం చేయవచ్చు అంటే ఇక్కడ ఉన్న ఏమైనా 2 లినియర్లీ ఇండిపెండెంట్ నిలువు వరుసలు ను తీసుకుంటే మరియు అప్పుడు అవే ఆధారమైన వెక్టర్స్ అవ్వచ్చు కాబట్టి ఉదాహరణకు నేను ఇది మరియు ఇది ఎంచుకోవచ్చు మరియు ఇది అన్ని నిలువు వరుసల యొక్క ఆధారమైన వెక్టర్ అని చెప్పవచ్చు లేదా నేను దీనిని లేదా దీనిని ఎంచుకొనవచ్చు లేదా దీనిని మరియు దీనిని మరియు అదే విధముగా కాబట్టి నేను ఏ 2 నిలువుగా వరసలు అయినా ఎంచుకోవచ్చు అవి పరస్పరము లినియర్లీ ఇండిపెండెంట్ అయినంత వరకూ మరియు ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం ముందు నేర్చుకున్న దానిని బట్టి ఎందుకంటే నాకు తెలుసు ఆధారమైన వెక్టర్స్ అసమానమైన అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఏ 2 లినియర్లీ ఇండిపెండెంట్ నిలువు వరుసలు తీసుకున్నా అది ఈ డేటా ను సూచిస్తుంది ఇది డేటా సైన్స్ దృష్టి కోణములో ఎందుకు ముఖ్యమైన విషయము అని వివరించడానికి నన్ను ఒక నిమిషం తీసుకొనివ్వండి నేను కొన్నిసంఖ్యలను చూపిస్తాను ఒకవేళ మనము ఇలా చెబుదాము నాకు 200 నమూనాలు ఉన్నట్లయితే మరియు నేను ఈ 200 నమూనాలను చేర్చిపెట్టాలి అనుకుంటే ప్రతి నమూనా లో 4 సంఖ్యలు ఉన్నందువల్ల నేను 200 రెట్లు 4 8 సంఖ్యలను చేర్చిపెడతాను ఇప్పుడు అదే అభ్యాసాన్ని ఈ 200 నమూనాలకు చేస్తున్నాము అనుకోండి మరియు మనము కనుగొన్నాము అదేమిటంటే మనకు 2 ఆధారమైన వెక్టర్స్ మాత్రమే ఉన్నాయి అవి ఈ సమితి నుండి వచ్చిన 2 వెక్టర్స్ నేను ఏమి చేయగలను అంటే ఈ ఆధారమైన వెక్టర్స్ ను చేర్చి పెట్టవచ్చు అది 8 సంఖ్య లు అవుతాయి ఇది 2 బై 4 మరియు మిగిలిన 198 నమూనాలకు అన్ని నమూనాలను చేర్చి పెట్టకుండా మరియు ఈ నమూనా లోని ప్రతి సంఖ్యను నేను ఏమి చేయవచ్చు అంటే ప్రతీ నమూనాకు కేవలము 2 రెండు సంఖ్యల మాత్రమే చేర్చిపెట్టవచ్చు సరేనా కాబట్టి ఉదాహరణకు మీరు ఈ నమూనాలు తీసుకున్నట్లయితే ఈ 4 సంఖ్యలకు బదులుగా కేవలము 2 సంఖ్య లు మాత్రమే చేర్చిపెట్టవచ్చు ఇదే దీనిని నేను తయారుచేయడానికి ఉపయోగించే సరళ కలయిక ఉదాహరణకు నాకు 2 ఆధారమైన వెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదో ఒక సంఖ్య α1 రెట్లు ఆధారమైన వెక్టర్ α2 రెట్లు రెండవ ఆధారమైన వెక్టర్స్ఇది నాకు ఈ నమూనాను ఇస్తుంది సరేనా కాబట్టి ఈ 4 సంఖ్యలను చేర్చడానికి బదులుగా నేను సులువుగా ఈ 2 స్థిరాంకాలను చేర్చవచ్చు మరియు నేను ఆధారమైన వెక్టర్స్ ను ముందుగానే చేర్చాను అయినా నేను మళ్ళీ వీటిని మరల తయారు చేయాలనుకుంటున్నాను నేను సులువుగా మొదటి స్థిరాంకాన్ని తీసుకుని మరియు v1 తో గుణించాలి రెండవ స్థిరాంకాన్ని v 2 గుణించాలి మరియు ఈ సంఖ్య నాకు వస్తుంది కాబట్టి నేను 2 ఆధారమైన వెక్టర్స్ ను చేర్చి పెడతాను ఇది నాకు 8 సంఖ్యలు మరియు తర్వాత మిగతా 198 నమూనాలకు నేను సులువుగా 2 స్థిరాంకాలను చేర్చిపెడతాను కాబట్టి ఇది నాకు 396 8 404 సంఖ్యలు చేర్చిపెడుతుంది నేను మొత్తము డేటా సెట్ ను మరల తయారు చేయగలను కాబట్టి దానిని 800 తో సరి చూడాలి కాబట్టి సంఖ్యలో సగం తగ్గింది కాబట్టి మీకు మల్టిపుల్ డైమన్షన్స్ లో వెక్టర్స్ ఉన్నప్పుడు మనం అనుకుందాము వెక్టర్స్ 10 డైమెన్షన్స్ 20 లో ఉన్నాయి అని మరియు ఆధారమైనవెక్టర్స్ సంఖ్య ఆ సంఖ్య కన్నా తక్కువ ఉన్నది కాబట్టి ఉదాహరణకు మీకు A3 0 డైమెన్షనల్ వెక్టర్ మరియు కేవలము 3 ఆధార్ ఆధారమైన వెక్టర్స్ అప్పుడు డేటా స్టోరేజ్ దృష్టిలో మీరు ఒక రకమైన తగ్గింపు చూడవచ్చు కాబట్టి ఇది డేటా సైన్స్ నుండి ఒక దృష్టికోణం ఎందుకు ఇది డేటాను అర్థం చేసుకోవటానికి మరియు ప్రాథమికంగా డేటా వర్గీకరించే వర్గీకరణ చాలా ముఖ్యమైనది మీరు తక్కువగా మార్చడానికిమీరు తెలివైన లెక్క వేయడానికి మరియు ఎందుకు మనం ఇది చేయాలనుకుంటున్నాము అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి మీరు డేటా లో నాయిస్ ను తగ్గించడానికి ఒక ఆధారాన్ని గుర్తించవచ్చు మరియు ఇదే విధంగా కాబట్టి మనము ఈ డేటా సైన్స్ కోర్స్ లో ముందుకు వెళ్ళినప్పుడు అన్ని దృష్టి కోణాల్లో మనము మాట్లడుతాము తదుపరి పాఠ్యాంశాల్లో మనము ముందుకు వెళ్తూ ఈ భావన లను ఎలా ప్రయత్నించాలో మరియు ఎలా అర్థం చేసుకోవాలో చూస్తాము ఆధారమైన వెక్టర్స్ ఆలోచన ఆర్థోగొనాలిటీ యొక్క ఆలోచన ఏమంటే ప్రొజెక్షన్స్ హైపెర్ప్లేన్స్ హాఫ్ స్పేసేస్ మొదలగు భావనలు అర్థం చేసుకోవడం ఇవి డేటా సైన్స్ దృష్టికోణం నుండి ముఖ్యమైనవి కాబట్టి నేను వాటిని తదుపరి పాఠ్యాంశంలో తీసుకుంటాను